కాబట్టి డేటాను క్లౌడ్ లో అప్లోడ్ చేయడం పూర్తి చేయడానికి అవసరమైన కొత్త టెక్నాలజీగా పిలువబడే వాటిపై ఇప్పుడు దృష్టి పెడదాం మీరు అనేక సెన్సార్ల నుండి డేటాను సేకరించి గేట్వే పరికరానికి ఇవ్వండి మరియు ఆ పరికరం నుండి ఏదో ఒకవిధంగా దాన్ని క్లౌడ్కు అప్లోడ్ చేయాలి కాబట్టి అలా చేయడానికి మీరు లో పవర్ వైడ్ ఏరియాను చూడాలి ఇది తక్కువ శక్తి లో పవర్ వైడ్ ఏరియా నెట్వర్క్ కాబట్టి ప్రజలు LPWAN వ్యవస్థల గురించి మాట్లాడుతారు కాబట్టి డేటాను సేకరిస్తున్న అనేక సెన్సార్లను మరియు బేస్ స్టేషన్కు సమానమైన అనేక సెన్సార్లను త్వరగా ఇక్కడ ఉంచుదాం ఇది చివరికి డేటాను స్వీకరించే గేట్వే రకమైన పరికరం తప్ప మరొకటి కాదు ఇది డేటాను ప్రసారం చేయగలదు 2 మార్గాలలో కమ్యూనికేషన్ సాధ్యమే మరియు ఎక్కడో ఇంటర్నెట్లో మీరు డేటాను సరిగ్గా అప్లోడ్ చేయాలనుకుంటున్నారు మీరు కొన్ని క్లౌడ్ బేస్డ్ సిస్టమ్కు డేటాను అప్లోడ్ చేయాలనుకుంటున్నారు మరియు మేము ఇక్కడ ఈ ప్రకృతి యొక్క సాంకేతికత గురించి మాట్లాడుతున్నాము ఇది తక్కువ పవర్ వైడ్ ఏరియా కవరేజ్ కాబట్టి మేము చూస్తున్న దాని యొక్క అనుభూతిని పొందడానికి మీరు సిటీ వైడ్ నెట్వర్క్ లేదా టౌన్ బేస్డ్ నెట్వర్క్ గా ఊహించవచ్చు సిటీ వైడ్ నెట్వర్క్ అని మీరు చెప్పినప్పుడు మొదట మాకు సెల్యులార్ నెట్వర్క్ లాగా అనిపిస్తుంది సెల్యులార్ నెట్వర్క్ సెల్ ఫోన్ నెట్వర్క్ తప్ప మరేమీ కాదు ఇది టెలికాం సర్వీస్ ప్రొవైడర్ నెట్వర్క్ వైర్లెస్ నెట్వర్క్లు తప్ప మరొకటి కాదు మీరు GSM టెక్నాలజీ గురించి మాట్లాడవచ్చు అప్పుడు ప్రజలు 3G 4G మరియు LTE గురించి మాట్లాడతారు కాబట్టి వీటిలో చాలా 2G టెక్నాలజీ తప్ప మరొకటి కాదు ఇది మనకు సంభవిస్తుంది మరియు సిటీ వైడ్ నెట్వర్క్ ఒక అందమైన నెట్వర్క్ ఎందుకంటే ఇది భవనాల లోపల బాగా పనిచేస్తుందని మేము చూస్తాము అది చెడ్డది కాదు అని నా ఉద్దేశ్యం కవరేజ్ చాలా తక్కువగా ఉన్న పాకెట్స్ ఉన్నాయి మీకు తెలిసినవిషయం ఏమిటంటే మీరు ఒక బిందువుకు దగ్గరగా వస్తే మీకు మంచి సిగ్నల్ వస్తుంది కాబట్టి ప్రజలు నిర్వహిస్తున్నారు మరియు వైర్లెస్ టెక్నాలజీలపై పరిమితులు ఉన్నాయి అయితే ఇది బహిరంగ భవనాల లోపల పనిచేస్తుందనేది మంచిది ఒకవేళ బహిరంగ కవరేజ్ సమస్య ఉంటే ఎందుకంటే సర్వీస్ ప్రొవైడర్ బహుశా తన శక్తిని పెంచుకోలేదు మరియు యాంటెన్నాను సర్దుబాటు చేయలేదు అది ఒక్కటే కారణం లేకపోతే అవుట్డోర్ కవరేజ్ ఎక్కువగా ఉండడం చాలా మంచిది మీరు భవనాల గురించి మాట్లాడినప్పుడు మీరు బేస్మెంట్ల గురించి కూడా మాట్లాడుతారు సరేనా కవరేజ్ ఎక్కువ లేదా తక్కువ ఉన్న బేస్మెంట్స్ మరియు చాలా ఇతర ప్రదేశాల గురించి కూడా మీరు మాట్లాడతారు కాబట్టి ఇది బాగా పరీక్షించిన నెట్వర్క్ ప్రజలకు సమస్యలు ఉన్నాయి కానీ ప్రజలు కూడా మీకు తెలుసు ఇది ఒక పరిణతి చెందిన వ్యవస్థ మొబైల్ ఫోన్లు చాలా నమ్మదగినవి మరియు అవి చౌకగా ఉంటాయి మరియు వాటి లభ్యత మంచిది మరియు ఇది బాగా పరీక్షించిన సాంకేతికత ఇది ఒక విషయం మరియు వాస్తవానికి మీరు 3G 4G LTE గురించి మాట్లాడితే ఈ టెక్నాలజీలన్నీ మీకు డేటా కనెక్షన్లను ఇస్తాయి మీకు తెలిసిన డేటా కనెక్షన్లు వాస్తవానికి సాధ్యమైతే 2 జి మోడెములు 3 జి లేదా జిపిఆర్ఎస్ 2 5 జి జిపిఆర్ఎస్ మోడెములు 4 జి 3 జి 4 జి మరియు మొదలైనవి మీ దగ్గర డేటా ఉంటే సెన్సార్ను అప్లోడ్ చేయడానికి ఈ టెక్నాలజీని ఎందుకు నేరుగా ఉపయోగించలేరు సరియైనదా మీకు సంభవించిన ఆలోచన బాగా ఖచ్చితమైనది వాస్తవానికి చాలా ఉత్తేజకరమైన సాంకేతిక పరిజ్ఞానాలు ఉన్నాయి ఇవి ఇప్పటికే ఉన్న సాంకేతిక పరిజ్ఞానాలను సెల్యులార్ నెట్వర్క్ టెక్నాలజీలను ఎలా ట్యూన్ చేయాలో జాగ్రత్తగా చూసుకుంటాయి అవి వాస్తవానికి IoT డేటాను తీసుకువెళతాయి IoT ను తీసుకెళ్లడానికి టెలికాం సేవా నెట్వర్క్ల కోసం మేము కొన్ని అవసరాలను ఉంచాలి డేటా కథలోని ఒక భాగం మరొక భాగం కథలో ఉన్న భాగంలోనే ఉంది మీరు GSM 3G 4G LTE మరియు మొదలగునవి గురించి మాట్లాడేటప్పుడు మీరు నిజంగా లైసెన్స్ పొందిన స్పెక్ట్రం గురించి మాట్లాడుతున్నారని గుర్తుంచుకోండి అందువల్ల మీరు IoT డేటాను తీసుకువెళ్ళడానికి LTE లేదా 3G లేదా 4G LTE రకమైన నెట్వర్క్ మోడెమ్ గురించి మాట్లాడుతుంటే ఆ స్స్పెక్ట్రం సర్వీస్ ప్రొవైడర్ ఆధీనంలో ఉంది అని గుర్తుంచుకోండి ఒక విషయం ఏమిటంటేసేవను అందించేది సర్వీస్ ప్రొవైడర్ కాబట్టి సర్వీస్ ప్రొవైడర్ మీకు IoT డేటాను పంపకలిగే సేవను అందించాలి ఇది కథలోని ఒక భాగం కథ యొక్క మరొక భాగం మీరు ISM బ్యాండ్ కలిగి ఉండవచ్చు మీరు ISM బ్యాండ్ ఆధారిత సిటీ వైడ్ నెట్వర్క్లు కలిగి ఉండవచ్చు సిటీ వైడ్ నెట్వర్క్లు మీకు సంభవించే Wi Fi నెట్వర్క్లు వై ఫై నెట్వర్క్లు మరియు సర్వీసు ప్రొవైడర్లు కూడా ఇప్పుడు Wi Fi ని అందించడానికి ప్రయత్నిస్తున్నారు ఉదాహరణకు ఇంటి వినియోగదారులకు Wi Fi కనెక్షన్లను అందించడంలో BSNL తీవ్రంగా ఉంది కాబట్టి మీరు మీ వద్ద ఒక బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ కలిగి ఉన్నారని మీకు తెలుసు మరియు ఈ బిఎస్ఎన్ఎల్ సిమ్ ను ఉపయోగిస్తున్నారు మరియు మీకు స్మార్ట్ ఫోన్ ఉంది ఇది మీకు బిఎస్ఎన్ఎల్ ను మాత్రమే ఇవ్వదు మీకు 3 జి 4 జి మరియు ఇతర సెల్యులార్ డేటా కనెక్షన్లు తెలుసు కానీ బిఎస్ఎన్ఎల్ Wi Fi యాక్సెస్ పాయింట్ ని అమర్చుతుంది ఈ యూజర్ ఒక బిఎస్ఎన్ఎల్ టవర్ కు దగ్గరగా ఉన్నారని మరియు వై ఫై యాక్సెస్ పాయింట్ లేదా బిఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేసిన హాట్స్పాట్కు దగ్గరగా ఉందని గ్రహించినట్లయితే బిఎస్ఎన్ఎల్ వాస్తవానికి చేయగలిగేది సరైన స్పెక్ట్రం నిర్వహణ చేయడమే ఆ కనెక్షన్ అది డేటా కనెక్షన్ కావచ్చు లేదా అది వాయిస్ ఓవర్ ప్యాకెట్ వాయిస్ కావచ్చు వాస్తవానికి ఇప్పుడు వై ఫై ద్వారా వెళ్ళడం ప్రారంభించవచ్చు కాబట్టి ఇటువంటి నమూనాలు నెమ్మదిగా ఉద్భవించాయి మరియు ఈ స్థలాన్ని వాస్తవానికి ఆఫ్లోడింగ్ అని పిలుస్తారు ఇది పూర్తిగా సర్వీస్ ప్రొవైడర్ యొక్క స్పెక్ట్రం నిర్వహణ ప్రయోజనం అతను అలా చేయవచ్చు మీకు సంభవించేది Wi Fi కానీ వై ఫై 2 4 గిగాహెర్ట్జ్ పరిధిలో పనిచేసేటప్పుడు ఇది భవనాల్లోని నేలమాళిగ లోకిచొచ్చుకుపోవటం మరింత ముందుకు చొచ్చుకుపోవడం వలన సిగ్నల్ పేలవం గా ఉందని మీకు తెలుసు కాబట్టి మీరు IoT సాంకేతిక పరిజ్ఞానం గురించి మాట్లాడలేరు ఇక్కడ IoT డేటాను Wi Fi తో తీసుకువెళ్ళే ఏ మోడ్ అర్ధవంతం అనిపించదు ఇది కొన్ని పాకెట్స్ లో పనిచేస్తుంది కానీ అది సర్వత్రా ఉంటుందని మీరు ఊహించలేరు కాబట్టి వై ఫై నిజంగా ఎంపిక కాదు మరియు దాని ఫలితంగా ISM బ్యాండ్ను ఉపయోగించటానికి చాలా ప్రయత్నాలు జరిగాయి కాని తప్పనిసరిగా Wi Fi కాదు ISM బ్యాండ్ను ఉపయోగించిన 2 పోటీ సాంకేతికతలు వచ్చాయి మరియు ఒకదాన్ని లోరా అంటారు ఇది లోరా కూటమి మరొకటి సిగ్ ఫాక్స్ దీన్ని సిగ్ఫాక్స్ అంటారు ఇది ISM బ్యాండ్ నుండి కూడా మరియు రెండూ ఉప 1 గిగాహెర్ట్జ్ పౌన Wi Fi నిశ్శబ్దంగా ఉండబోదని మర్చిపోవద్దు వై ఫై కూడా ఇప్పుడు ఉప 1 గిగాహెర్ట్జ్ శ్రేణిలో అందుబాటులో ఉంది దీనిని 802 IEEE అని పిలుస్తారు నేను IEEE 802 11ah ను ఉంచాలి ఇది సబ్ 1 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ కూడా కాబట్టి మీరు ఇప్పుడు ఆందోళన చెందాలి కాబట్టి మరో మాటలో చెప్పాలంటే మీరు లైసెన్స్ స్పెక్ట్రం గురించి మాట్లాడుకోవచ్చు మీరు లైసెన్స్ లేని స్పెక్ట్రం గురించి మాట్లాడుతున్నారు లైసెన్స్ స్పెక్ట్రం మళ్ళీ మరింత ఆసక్తికరంగా జరుగుతోంది లైసెన్స్ పొందిన స్పెక్ట్రం లైసెన్స్ స్పెక్ట్రం సెల్యులార్ స్పెక్ట్రం సెల్యులార్ నెట్వర్క్ స్పెక్ట్రం గురించి మేము మీతో ప్రస్తావించాము మీరు టీవీ వైడ్ స్పేసెస్ గురించి కూడా మాట్లాడవచ్చు మీరు 2 దశాబ్దాలు వెనక్కి తిరిగి చూస్తే టీవీ ట్రాన్స్మిషన్ అనలాగ్ గా ఉపయోగించబడింది మరియు టీవీ బ్యాండ్లు దేశానికి సంబంధించినవి కానీ 470 మెగాహెర్జ్ నుండి 560 నాకు సరిగ్గా గుర్తు లేదు 590 బహుశా భారతదేశంలో టీవీ బ్యాండ్ 470 నుండి 590 మెగాహెర్ట్జ్ తప్ప మరేమీ కాదు టీవీ బ్యాండ్కు ఈ ఫ్రీక్వెన్సీని కేటాయించినట్లయితే మరియు టీవీ ట్రాన్స్మిషన్ వాస్తవానికి జరగకపోతే ఎందుకు అని మీరు అడగవచ్చు ఈ ఫ్రీక్వెన్సీలో టెరెస్ట్రియల్ ట్రాన్స్మిషన్ జరగడం లేదు ఈ ఫ్రీక్వెన్సీ వాస్తవానికి అందుబాటులో ఉంది కానీ లైసెన్స్ పొందింది అందువల్ల మీకు తెలిసి కఠినమైనదిగా మారుతుంది ఇది ఏ కోరికలను కోరుకుంటుందో ఐయోటి డేటాను తీసుకువెళ్ళడానికి టివి వైట్ స్పేస్లను దోపిడీ చేయాలనుకుంటుంది ఏదేమైనా టీవీ వైట్ స్పేస్లను దోపిడీ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి మరియు అలాంటి టెక్నాలజీని న్యూల్ టెక్నాలజీ అంటారు అందువల్ల ఇప్పుడు మీకు తెలిస్తే అన్నింటికీ సాధ్యమేదో తిరిగి చూడండి ISM బ్యాండ్లో మీరు ఈ 3 టీవీ వైట్ స్పేస్లను కలిగి ఉండవచ్చు టీవీ బ్యాండ్ మీరు న్యూల్ ఉపయోగించవచ్చు మరియు సెల్యులార్ స్పేస్లో మీరు 2 చాలా ఆసక్తికరమైన టెక్నాలజీలను ఉపయోగించుకోవచ్చు ఒకటి ఇరుకైన బ్యాండ్ IoT అని పిలుస్తారు మరొకటి తప్పనిసరిగా ఇవి కూడా ప్రాథమికంగా 3GPP నుండి ఒకటి ఇరుకైన బ్యాండ్ IoT అని మరొకటి LTE M అంటారు ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి 1 తక్కువ డేటా రేటు మరియు రెండవది అధిక డేటా రేటు కోసం అంతే ఈ రెండూ సెల్యులార్ frequency లను ఉపయోగిస్తాయి మరియు ప్రమాణాలు ఎక్కువగా 3GPP నుండి వచ్చినవి మీరు 3 ను సరిగ్గా వ్రాయనివ్వండి తద్వారా మీరు ప్రమాణాలను చూడవచ్చు కాబట్టి దీనిని 3GPP అంటారు ఇప్పుడు మీకు ఈ అవలోకనాన్ని ఇచ్చిన తరువాత నేను LPWAN కోసం చాలా ముఖ్యమైన అవసరాలను అణిచివేస్తాను మీరు కూడా LPWAN అనువర్తనాలు ఏమిటి అని అర్థం చేసుకోవాలి చాలా అనువర్తనాలు ఉన్నాయి స్మార్ట్ సిటీలు మీరు స్మార్ట్ సిటీలు అని చెప్పినప్పుడు మీరు స్మార్ట్ మీటర్ల కోసం చెప్పవచ్చు మీరు వంట ప్రయోజనాల కోసం గ్యాస్ సిటీ వైడ్ గ్యాస్ సరఫరా వంటి యుటిలిటీ మీటర్ల గురించి మాట్లాడవచ్చు మరియు అలాంటి మీటర్లను LPWAN రకమైన వ్యవస్థలతో అమర్చవచ్చు ఇది మీ నుండి డేటాను సేకరించడం మాత్రమే కాదు మీకు నిజంగా ఈ రకమైన పెద్ద సెన్సార్లు తెలుసు కాబట్టి వెనక్కి వెళ్లి చూద్దాం అవును చాలా మంది సెన్సార్ల నుండి డేటాను సేకరించడం అవసరం లేదు కానీ ఈ గ్యాస్ మీటర్లలో ప్రతి ఒక్కటి వాస్తవానికి గ్యాస్ సెన్సార్ కావచ్చు ఈ LPWAN మోడెమ్ నేరుగా కనెక్ట్ చేయవచ్చు ఇది శక్తి వంటి ఇతర యుటిలిటీకి కూడా కావచ్చు ఇది నీటి కోసం కావచ్చు ఇది చెత్త సేకరణ కోసం కావచ్చు కాబట్టి LPWAN కోసం ప్రజలు చాలా అనువర్తనాలు మాట్లాడుతారు ఇది స్మార్ట్ చెత్త డబ్బాలు కావచ్చు ఇక్కడ ఉన్న అన్ని లిట్టర్ లు నిండిన తర్వాత ఇక్కడ ఒక సెన్సార్ ఉంది ఇది చెత్త లోపల చెత్త మొత్తాన్ని కనుగొంటుంది మరియు బహుశా డేటా ప్యాకెట్ను చెత్త సేకరణ యూనిట్కు పంపగలదు ఇది తప్పనిసరిగా వచ్చి చెత్తను సేకరించమని ట్రక్కును మోహరించవచ్చు మీకు అవసరమైన మొదటి విషయాలలో ఒకటి పెద్ద ప్రాంతాలపై బలమైన కవరేజ్ కాబట్టి ఇది అవసరాలలో ఒకటి అప్పుడు మీకు గొప్ప శక్తి సామర్థ్యం అవసరం శక్తి సామర్థ్యంపై శీఘ్ర విరుద్ధంగా చెబుతాను చాలా త్వరగా విరుద్ధంగా మీ వద్ద స్మార్ట్ ఫోన్ ఉందని ఊహించుకోండి మీ వద్ద స్మార్ట్ ఫోన్ ఉంది మరియు ఈ అవగాహనను ఈ చిత్రాన్ని తిరిగి ఉంచండి మీరు సెల్యులార్ ఎన్బి IoT తక్కువ డేటా రేటు గురించి మాట్లాడుతున్నారు అంటే ఫోన్లను కలిగి ఉన్న భారతీయులు సెల్యులార్ టెక్నాలజీ హక్కుకు సంబంధించి మనలో ప్రతి ఒక్కరికీ ఒక బిలియన్ కంటే ఎక్కువ అనుభవం ఉంది స్మార్ట్ ఫోన్ను ఉపయోగించడాన్ని మీరు చూడవచ్చు స్మార్ట్ ఫోన్ యొక్క ఒక సమస్య బ్యాటరీకి సంబంధించి ఉంటుంది మీరు 50 వేల రూపాయల ఫోన్ను కొనుగోలు చేస్తారు మరియు మీరు రోజుకు రెండుసార్లు బ్యాటరీని ఛార్జ్ చేస్తారు మీరు ఇక్కడ మాట్లాడుతున్నందున మేము వాయిస్ గురించి కూడా మాట్లాడటం లేదు కాని మేము నిజంగా డేటా గురించి మాట్లాడుతున్నాము మేము పెద్ద డేటా గురించి మాట్లాడటం లేదు మేము ప్రాముఖ్యత కలిగిన చిన్న డేటా గురించి మాట్లాడుతున్నాము మీరు తీసుకువెళుతున్న డేటా మొత్తం గురించి కాదు కానీ ప్రధాన ప్రాముఖ్యత ఏమిటంటే మీరు మీ చెత్తను సరిచేస్తే ఒక పరికరం LPWAN కి మద్దతు ఇస్తే మీరు బ్యాటరీతో 10 నుండి 15 సంవత్సరాల జీవితకాలం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది చాలా ముఖ్యమైన అవసరం సెల్ ఫోన్ నెట్వర్క్లో మీరు ఈ రకమైన జీవితకాలం పొందవచ్చని ఊహించడం దాదాపు అసాధ్యం కాబట్టి మీరు ప్రసిద్ధ సెల్యులార్ టెక్నాలజీ ఎలా ఉందో త్వరగా చెప్పగలరు IoT డేటాను తీసుకువెళ్ళే ప్రయోజనాల కోసం బాగా పనిచేస్తోంది కాబట్టి మీరు ఆశ్చర్యపోవచ్చు ఇదే దాని అందం 10 నుండి 15 సంవత్సరాల వరకు మీకు ఈ రకమైన మద్దతు ఇవ్వడానికి ఇప్పటికే ఉన్న సెల్ ఫోన్ టెక్నాలజీలపై ప్రయాణించే కొత్త టెక్నాలజీల యొక్క ఆవిష్కరణకు కారణం అదే ఈ యంత్రాంగాలు ఏమిటి మేము ఆ విషయానికి కూడా వస్తాము ఇవన్నీ కేవలం సెల్ ఫోన్ నెట్వర్క్ టెక్నాలజీలకు మాత్రమే పరిమితం కాదు ఓపెన్ టైమ్ 2044 ఓపెన్ ISM బ్యాండ్ టెక్నాలజీస్ వంటి లోరా మరియు సిగ్ ఫాక్స్ కు కూడా మీకు 10 నుండి 15 సంవత్సరాల జీవితకాలం ఇస్తుందని భావిస్తున్నారు దీని అర్థం ఏమిటి మీరు బ్యాటరీని ఉంచి దాన్ని లోరా మోడెమ్ లేదా సిగ్ఫాక్స్ మోడెమ్తో వదిలేస్తే ఇది 10 నుండి 15 సంవత్సరాల మధ్య ఎక్కడైనా 15 సంవత్సరాలు గమనింపబడకుండా పనిచేయాలి కాబట్టి శక్తి సామర్థ్యం ముఖ్యమైనది మీరు మాట్లాడుతున్న మూడవ విషయం భారీ స్థాయిది దేని గురించి మాట్లాడుతున్నారు లక్షలాది పరికరాలు తప్పనిసరిగా ఒక దశలో కేంద్రీకృతమై ఉండవు కానీ అది పని చేయాల్సిన మొత్తం పరికరాల సంఖ్య లక్షలాది మళ్ళీ ఇక్కడ చాలా బలమైన సమస్యను నేను మీకు చూపిస్తాను సుమారుగా 1 బిలియన్ జనాభా భారతీయులు సొంత ఫోన్లు కలిగి ఉన్నారని అంచనా వేస్తున్నారు ఈ సెల్ ఫోన్ టెక్నాలజీ ఈ రకమైన సంఖ్యలకు స్కేల్ అవుతుందని స్పష్టమైన సూచిక అందువల్ల సెల్ ఫోన్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం చుట్టూ ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని చూడటం బహుశా ఉపయోగకరంగా ఉంటుంది ఇది మనం సూచించే సంఖ్యల స్థాయికి స్కేల్ చేయడానికి అనుమతిస్తుంది కాబట్టి భారీ స్థాయి మూడవ అవసరం బలమైన కవరేజ్ ఎక్కువ శక్తి సామర్థ్యం భారీ స్థాయి మరి ఖర్చు గురించి ఏమిటి మీరు చాలా ఖరీదైన సాంకేతిక పరిజ్ఞానం గురించి మాట్లాడలేరు కాబట్టి ఖర్చు ఒక ముఖ్యమైన అవసరం 5 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఖరీదైన ధరతో ప్రారంభించడం మామూలుగా ఉండాలి కానీ అది త్వరగా ఒక డాలర్ ఒక యుఎస్ డాలర్కు పడిపోతుంది మరియు అందువల్ల ఖర్చు చాలా ముఖ్యమైన విషయం అవుతుంది మరియు అక్కడ 1 2 3 4 నాలుగవది ఖర్చు ఐదవది నిజంగా బ్యాండ్విడ్త్ కానీ ఇది పెద్ద విషయం కాదు అని మేము ఇప్పటికే చెప్పి ఉన్నాము మేము పెద్ద మొత్తంలో డేటా రేట్ల గురించి మాట్లాడటం లేదు మీరు చెత్త డబ్బా అప్లికేషన్ గురించి మాట్లాడుతుంటే ప్రతి చెత్త డబ్బాల నుండి మీరు కొన్ని బైట్ల డేటాను పంపిస్తారు అది చెత్త డబ్బా లోని డేటాను తీసుకువెళుతుంది దాని గురించి మీరు చాలా బైట్లు మోయవలసిన అవసరం లేదు అందువల్ల బ్యాండ్విడ్త్ నిజంగా చాలా ముఖ్యమైనది కాదు కానీ మీరు భారీ స్కేల్ గురించి మాట్లాడుతుంటే మరియు భారీ ఎత్తున పరికరాలకు మద్దతు ఇవ్వడం భారీ సంఖ్యలో పరికరాలు ప్రత్యేకించి ఇచ్చిన ప్రాంతంలో ఇటువంటి అనేక పరికరాల కేంద్రీకరణ గురించి మాట్లాడుతుంటే ముఖ్యంగా సెన్సార్ నెట్వర్క్లు అప్పుడు మీరు మీ బ్యాండ్విడ్త్ గురించి చెందాలి అందువల్ల అధిక బ్యాండ్విడ్త్ ఎల్లప్పుడూ చాలా మంచి విషయం కాబట్టి ఇది చాలా ఉపయోగకరమైన విషయం కాబట్టి ఇది ఒక విషయం మరొక విషయం ఏమిటంటే ఈ సాంకేతిక పరిజ్ఞానం యొక్క పరిమితి ఏమిటి అది ముఖ్యమైనది అవుతుంది ఇప్పుడు మనం విస్తృతంగా చూస్తాము మంచి సాంకేతిక పరిజ్ఞానం ఏమిటో మళ్ళీ ప్రయత్నిస్తాము IoT రూపకల్పన అంటే సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఎంపిక ఎంచుకోవడానికి మీకు ఎంపికలు ఉన్నాయి ఒక వైపు NB IoT మరియు మరొక వైపు LORA SigFox ను ఉంచండి మరియు రెండింటి మధ్య పోలికను కొనసాగిద్దాం మరియు నేను NB IoT అని చెప్పినప్పుడు లైసెన్స్ పొందిన స్పెక్ట్రం భాగం అని చెప్పండి నేను ఇక్కడ l ని ఉంచలేదు ఎందుకంటే ఇది నిజంగా తీయడం లేదు మనం ముందుకు వెళ్ళే ముందు టీవీ వైడ్ స్పేస్ టీవీ వైట్ ఎందుకు అనే విషయం గురించి ఒక మాట చెబుతాను చూడండి సాంకేతిక పరిజ్ఞానం యొక్క విజయం లేదా వైఫల్యం కోసం చాలా విషయాలు పాలసీకి సంబంధించిన విషయం నుండి రావచ్చు దీని అర్థం ఏమిటంటే టీవీ వైట్ స్పేస్ టీవీ ప్రసారదారుల సొంతం టీవీ ఛానెల్స్ వారు స్పెక్ట్రంను కలిగి ఉన్నారు IoT డేటాను తీసుకువెళ్ళే సాంకేతికత అమలులో ఉంది కానీ స్పెక్ట్రం ఇతరుల సొంతం ప్రజలు ఉపయోగించటానికి పట్టికలో టెక్నాలజీ ప్రదర్శించబడింది టీవీలో లభ్యమయ్యే అటువంటి తెల్లని ప్రదేశాలను ఉపయోగించుకునే ఏకైక మార్గం ఏమిటంటే టీవీ ప్రసారం లేనప్పుడు లేదా ఎక్కడైనా IoT డేటాను తీసుకెళ్లడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఎప్పుడైనా ఎక్కడైనా టీవీ ప్రసారం లేదు నా ఉద్దేశ్యం టీవీ కవరేజ్ ఉంది కానీ ఆ సమయంలో టీవీ ట్రాన్స్మిషన్ లేదు అప్పుడు మీరు టీవీ వైట్ స్పేస్ కూడా ఉపయోగించవచ్చు టీవీ కవరేజ్ లేని దేశంలో టీవీ కవరేజ్ లేని ఇతర ప్రాంతాలు ఉండవచ్చు అది చేయగలగాలి ఇది గత 5 సంవత్సరాల్లో అపారమైన సాహిత్య పనులను చూస్తున్న చాలా ముఖ్యమైన టెక్నాలజీ పుష్ కి మనలను తీసుకువస్తుంది మరియు ఇది స్పెక్ట్రం సెన్సింగ్ ప్రాధమిక వినియోగదారులు ద్వితీయ వినియోగదారులు ఇవన్నీ కాగ్నిటివ్ రేడియో అని పిలువబడే పరిశోధనలో పెద్ద బుడగకు దారితీస్తుంది ఈ టీవీ వైట్ స్పేస్ యొక్క ఉదాహరణను తీసుకోండి నాకు కాగ్నిటివ్ రేడియో బేస్డ్ IoT మోడెమ్ ఉంటే టివి సిగ్నల్ లేనప్పుడు మాత్రమే అతను ప్రసారం చేస్తాడు అతను పుష్ చేసే డేటా చాలా పెద్దది కాదు కాబట్టి అతను త్వరగా డేటాను ప్రసారం చేయగలడు మరియు నిశ్శబ్దంగా ఉండగలడు కాబట్టి మీరు డ్యూటీ సైకిల్ చేయవచ్చు మీరు టీవీ ట్రాన్స్మిషన్ లేనప్పుడు సరిగ్గా డ్యూటీ సైకిల్ డేటాను పంపవచ్చు ఇది అతను ద్వితీయ వినియోగదారు అవుతుందని స్పష్టంగా సూచిస్తుంది ప్రాధమిక వినియోగదారు స్పెక్ట్రంను కలిగి ఉన్న టీవీ బ్రాడ్కాస్టర్గా కొనసాగుతున్నాడు స్పెక్ట్రంను ఎవరు కలిగి ఉన్నారో వారు మీకు తెలిసిన ప్రాధమిక వినియోగదారు పైన ఎవరు స్వారీ చేస్తున్నారో వారు మీకు తెలుస వారి దయ మీద ద్వితీయ వినియోగదారు నుంచి వచ్చే స్పెక్ట్రమ్ ను వాడుకోవచ్చు మీకు తెలిసిన కాగ్నిటివ్ రేడియో ఆధారిత అనుమతి అందించే ప్రయోజనాల కోసం ప్రభుత్వ విధానం ఉండాలి కాబట్టి అది చాలా ముఖ్యం కాబట్టి నేను టీవీ వైట్ స్పేస్ సిస్టమ్స్ గురించి కూడా మాట్లాడటం లేదు ఎందుకంటే ఇది చార్ట్ యొక్క ఎడమ వైపున ఇక్కడ కనిపిస్తుంది కాని దానిని చర్చకు దూరంగా ఉంచండి కాబట్టి మేము NB IoT LORA మరియు SigFox లపై దృష్టి పెడతాము లోరా యొక్క ప్రదర్శనను మేము మీకు చూపించగలమా అని మేము ప్రయత్నిస్తాము మరియు మాధురి మరియు అనుజా ఇక్కడ ఉన్నారు మరియు వారు దీనికి సంబంధించి కొన్ని విషయాలను చూపించగలరు కాబట్టి మేము ఒక క్షణంలో దానికి వస్తాము కాని ఈ చర్చను త్వరగా పూర్తి చేద్దాం కాబట్టి ఇక్కడ LORA SigFox మరియు NB IoT లతో ఉన్న ఇబ్బంది ఏమిటంటే ఎడమ వైపున లైసెన్స్ పొందింది మీరు నిజంగా సెల్ ఫోన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు చూపిస్తుంది ప్రాధమిక వినియోగదారుడు డేటాను సరిగ్గా తీసుకువెళ్ళడానికి మీకు సేవలను అందిస్తున్నాడు కాబట్టి మీ ప్రాధమిక స్పెక్ట్రం యజమానులు ఎవరు బిఎస్ఎన్ఎల్ వొడాఫోన్ మీరు ఎయిర్టెల్ కలిగి ఉండవచ్చు మీకు ఎయిర్సెల్ ఉండవచ్చు మీకు రిలయన్స్ ఉండవచ్చు మరియు మొదలగునవి ఉండవచ్చు ఈ ప్రజలందరూ ప్రాథమికంగా సర్వీసు ప్రొవైడర్లు వారు మీకు మోడెమ్ను అందిస్తారు మరియు మీరు మా లైసెన్స్ స్పెక్ట్రంను ఉపయోగించలేరని వారు చెబుతారు కాబట్టి ఒక విధంగా మీరు ఈ అన్ని అనువర్తనాల కోసం లైసెన్స్ స్పెక్ట్రంకు ప్రాప్యత పొందుతారు లోరా మరియు సిగ్ఫాక్స్ కు ఒక సమస్య ఉంది వారు ISM బ్యాండ్ను ఉపయోగించడమే కాదు వారికి డ్యూటీ సైక్లింగ్ పరిమితులు కూడా ఉన్నాయి వారికి డ్యూటీ సైక్లింగ్ సమస్య ఉంది అవి తప్పనిసరిగా అన్ని సమయాలలో ఉండలేవు మరియు సాధ్యం కాని సమయాన్ని ప్రసారం చేసే సర్క్యూట్ను ఉపయోగిస్తాయి అయితే ఇక్కడ డ్యూటీ సైక్లింగ్ సమస్య లేదు మీరు డ్యూటీ సైక్లింగ్ గురించి మాట్లాడితే ఇది నిజంగా కొంచెం సమస్య అవుతుంది దానిని మనం ముందు ముందు చూడవచ్చు ఇది మన భద్రత గురించి ఆందోళన కలిగించే మరొక విషయం నేను మీకు చెప్పినట్లుగా భద్రత ఈ సాంకేతిక పరిజ్ఞానాలతో వెళ్ళాలి మీరు సెల్ ఫోన్ టెక్నాలజీ సెల్యులార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నందున మీరు NB IoT ని చూస్తే భద్రత చాలా ఉన్నతమైనది LTE మరియు 3జి ఏది ఆఫర్ చేసినా ఆ ఆఫర్లు మీకు లభిస్తాయి ఎందుకంటే ఇది సెల్ ఫోన్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది అయితే లోరా లోరా డేటాను గుప్తీకరిస్తుంది ఇది ఎన్క్రిప్షన్ ఉన్న డేటాను గుప్తీకరిస్తుంది డేటా యొక్క గుప్తీకరణ సాధ్యమే కాని డేటాను జామ్ చేయవచ్చు జామింగ్ ఇప్పటికీ ఒక సమస్య సిగ్ఫాక్స్ వాస్తవానికి డేటాను గుప్తీకరిస్తుందని నేను అనుకోను అది డేటా ను ప్రసారం మాత్రమే వస్తుంది మరియు అక్కడ సమస్య ఉంది ప్రామాణీకరణ మరియు గుప్తీకరణ ఉన్నతమైనది ఎందుకంటే ఇది సెల్ ఫోన్ నెట్వర్క్ ద్వారా అందించబడుతుంది కాబట్టి ఇది చాలా ఆకర్షణీయమైన విషయం కాబట్టి ప్రామాణీకరణ మరియు గుప్తీకరణ వారసత్వం నుండి క్షమించండి వారసత్వంగా LTE నుండి వారసత్వంగా పొందాను ఇది ముఖ్య విషయం కాబట్టి మేము దానిని పూర్తి చేసాము సాధారణంగా ప్రజలు LPWAN అవసరాల గురించి మాట్లాడేటప్పుడు LPWAN మీకు అందించాల్సిన 5 విషయాల గురించి మాట్లాడుతారు అది మీకు 10 సంవత్సరాల జీవితకాలం 10 కిలోమీటర్ల పరిధి 10 డాలర్ల ఖర్చు పదుల బైట్ల డేటా మరియు 10 వేల పరికరాలు కాబట్టి ఇది 10 సంవత్సరాల జీవితకాలం మరియు చాలా వాటిని కవర్ చేస్తుంది కాబట్టి నిజంగా ఇది ఒక ఆసక్తికరమైన విషయం నేను మీకు చెప్పినట్లుగా ఇతర పోటీ సాంకేతికతలు ఉన్నాయి మీరు NB IoT గురించి ఇంకేమైనా అర్థం చేసుకోవాలనుకుంటే మేము ఇప్పటికే దానిని ప్రస్తావించాము NB IoT మీరు 3GPP విడుదల 13 జూన్ 2016 ను చూడాలి ఇది చాలా చాలా క్లిష్టమైనది ఈ ప్రత్యేకతను చదవడం ద్వారా NB IoT గురించి ప్రతిదీ చదవండి ఇది ఓపెన్ సోర్స్ మీరు సులభంగా ప్రమాణాన్ని పొందవచ్చు మీరు గుర్తించడానికి నిజంగా జారీ చేయబడలేదు కాబట్టి విస్తృత దృక్పథంలో మీరు LPWAN ప్రమాణాల గురించి మాట్లాడితే మీరు 3GPP ప్రయత్నాల గురించి మాట్లాడుతారు మీరు డాష్ కూటమి గురించి మాట్లాడవచ్చు మీరు ETSI గురించి మాట్లాడవచ్చు మీరు IEEE గురించి మాట్లాడవచ్చు మీరు IETF గురించి మాట్లాడవచ్చు మీరు లోరా కూటమి గురించి మాట్లాడవచ్చు మీరు బరువులేని బరువులేని సిగ్ అని పిలవబడే వాటి గురించి మాట్లాడవచ్చు లో పవర్ వైడ్ ఏరియా ప్రమాణాలలో ఇక్కడ మనం మెరుగైన యంత్ర రకం కమ్యూనికేషన్ విస్తరించిన కవరేజ్ GSM గురించి మాట్లాడవచ్చు మీరు NB IoT గురించి మాట్లాడవచ్చు డాష్ కూటమి అనగా డాష్ 7 ఒక ప్రామాణిక ETSI ఉంది ETSI తక్కువ నిర్గమాంశ నెట్వర్క్ అని పిలువబడుతుంది అప్పుడు IEEE ప్రమాణం 15 4k 15 4G మరియు మొదలైనవి లాంగ్ రేంజ్ తక్కువ శక్తి ఇది నేను ప్రామాణిక తక్కువ గురించి చెబుతున్నాను 802 అనేది ప్రామాణికం ఇది తక్కువ దూర శ్రేణి తక్కువ శక్తి మరియు మొదలైనవి ఇక్కడ LPWAN 6 తక్కువ పాన్ వైడ్ ఏరియా నెట్వర్క్ మరియు మీరు ఇక్కడ ముఖ్యమైనవి కాని కొన్నిసాంకేతిక పరిజ్ఞానాల గురించి మాట్లాడవచ్చు లోరా లోరా అలయన్స్ లోరా వాన్ వెయిట్లెస్ అనేవి మరొక భాగం ఇక్కడ లోరా కాబట్టి లోరా గురించి చాలా తెలుసుకోవడం చాలా ఉత్తేజకరమైనది ఎందుకంటే సర్వీసు ప్రొవైడర్లు మీకు సెల్ ఫోన్ కవరేజీని మాత్రమే అందించగలరు కానీ వారు లోరా సిటీ వైడ్ నెట్వర్క్ను కూడా అమలు చేయవచ్చు లోరా సిటీ వైడ్ నెట్వర్క్ ఉదాహరణకు టాటా ఇండికోమ్ టాటా లు లోరా సిటీ వైడ్ నెట్వర్క్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాయి సెల్ ఫోన్ కవరేజ్ ఉన్న నగరం ఊహించుకుంటే ఆ సెల్ ఫోన్ కవరేజ్ పక్కన మీరు నిజంగా లోరా సిటీ వైడ్ కవరేజ్ సిస్టమ్స్ గురించి మాట్లాడవచ్చు ఎందుకంటే లోరా కూడా మీకు సుదూర శ్రేణిని ఇస్తుందని మరియు IoT డేటాను తీసుకువెళ్ళడానికి చాలా ప్రసిద్ధ సాంకేతికతను ఇస్తుందని భావిస్తున్నారు నేను ఇప్పుడు మీకు చాలా ముఖ్యమైన విషయాలకు విరుద్ధంగా ఉంటాను NB IoT ని సిగ్ఫాక్స్ మరియు లోరాతో విభేదిస్తే మీరు దీన్ని తెలుసుకోవాలి కాబట్టి సిగ్ఫాక్స్ లోరా మరియు ఎన్బి ఐఒటి క్షమించండి ఎన్బి ఐఒటి నేను ఈ 3 మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నాను మరియు ఇతరుల గురించి అంతగా మాట్లాడలేదు కారణం వాటిలో ఒకటి విజయవంతమవుతుంది మరియు లోరా ఇన్సులేషన్లను భర్తీ చేస్తూ NB IoT విజయవంతమవుతుందని నాకు మరింత ఎక్కువగా కనిపిస్తుంది సిగ్ఫాక్స్ ఇన్సులేషన్లు ఇప్పటికే ఎక్కువగా ఫ్రాన్స్లో ఉన్నాయి సెల్ ఫోన్ నెట్వర్క్ పక్కన లోరా నెట్వర్క్ను స్థాపించాలనుకునే చాలా మంది భారతీయ కంపెనీల సర్వీసు ప్రొవైడర్లు లోరాను ఇప్పటికే ప్రతిపాదించారు సెల్ ఫోన్ ఇప్పటికే మీకు లైసెన్స్ స్పెక్ట్రంలో చాలా మంచి లక్షణాలను ఇస్తుంటే నేను లోరాను ఎందుకు చూడాలి అది రావడానికి కారణం ఇదే కానీ మీరు దానిని తెలుసుకోవాలి నేను చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను నేను చెప్పబోయే విషయం టెక్నాలజీ గురించి మేము వెళ్ళే ముందు ముఖ్యమైన విషయం కవరేజ్ గురించి ఇది 160 డిబి ఇది 157 డిబి మరియు ఇది 164 డిబి కవరేజ్ నేరుగా హ్యాండ్స్ డౌన్ బేస్మెంట్స్ ఇండోర్ అవుట్డోర్ అన్ని కవరేజీలు NB IoT కారణంగా సాధ్యమే ఇప్పుడు సిగ్ఫాక్స్ టెక్నాలజీ ఇది లైసెన్స్ లేనిది ISM కూడా లైసెన్స్ లేనిది ఇది లైసెన్స్ పొందింది ఇది LTE కావచ్చు డ్యూటీ సైక్లింగ్ గురించి వాటిలో ఒకటి కావచ్చు నేను దానిని DC అని పిలుస్తాను ఇది డ్యూటీ సైకిల్ డ్యూటీ సైక్లింగ్ సాధ్యం కాదు అవుట్పుట్ శక్తి గురించి ఏమిటి ఎందుకంటే ఇది అధిక శక్తితో మీరు విడుదల చేయగల డ్యూటీ సైక్లింగ్ కానీ మీరు నిద్రపోతున్న 99 శాతం సమయం సమస్య అని మీరు ఆఫ్సెట్ చేస్తున్నారు కాబట్టి మీరు అవుట్పుట్ శక్తిని పరిశీలిస్తే ఇది ప్లస్ 14 డిబిఎమ్ ఇది 25 మిల్లీవాట్ల శక్తి మరియు ఇది కూడా 14 డిబిఎమ్ లోరా ఇది 25 మిల్లీవాట్ కానీ ఈ వ్యక్తి 23 dBm 23 dBm ఇది 200 మిల్లీవాట్ల శక్తికి సమానం మీరు లైసెన్స్ పొందారా మీరు అధిక శక్తిని పొందుతారు డేటా రేట్ల గురించి ఏమిటి డేటా రేటు ఇది సెకనుకు 0 1 కిలో బిట్స్ పర్ సెకండ్ సిగ్ఫాక్స్ చాలా తక్కువ డ్రిబ్లింగ్ డేటా రేట్లు మీరు లోరాలో గరిష్టంగా సెకనుకు 50 కిలో బిట్స్ పర్ సెకండ్ పొందుతారు కానీ NB IoT లో మీరు సెకనుకు 0 5 కిలో బిట్స్ నుండి 200 కిలో బిట్స్ పర్ సెకండ్ వరకు పొందవచ్చు అప్లింక్ గురించి ఏమి తెలుసు ఇది డౌన్లింక్ మీరు అప్లింక్ తీసుకుంటే అది ఇక్కడ సెకనుకు 0 3 నుండి 180 కిలో బిట్లు పర్ సెకండ్ బ్యాటరీ జీవితం గురించి ఏమిటి BLE ఇక్కడ నేను 10 ప్లస్ ఇస్తాను ఇక్కడ 10 ప్లస్ కూడా ఇస్తాను నేను ఇక్కడ 10 ప్లస్ ఇవ్వబోను కానీ ఇది 15 సంవత్సరాల వరకు ఎందుకు ఉంటుందోఇక్కడ నేను మీకు చెప్తాను ఇది మళ్ళీ 15 సంవత్సరాలు కావచ్చు మీకు సెల్ ఫోన్ కవరేజ్ ఉంటే కారణం చాలా సులభం ఇది టవర్ అని చెప్పండి మరియు ఇది టవర్ కి దగ్గరగా ఉంది ఇవన్నీ టవర్ నుండి చాలా దూరంలో ఉన్నాయి మీరు టవర్కి దగ్గరగా ఉంటే మీకు చాలా ఎక్కువ సంవత్సరాల జీవితకాలం లభిస్తుంది కానీ మీరు దీని అంచున మాట్లాడుతుంటే మీరు సుమారు 15 సంవత్సరాల వరకు ఉంటారు కాబట్టి నిజంగా కవరేజ్ అసలు సెల్ ఫోన్ టవర్ నుండి మోడెమ్ ఎంత దూరంలో ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది ఖర్చు ఎక్కువ లేదా తక్కువ కావచ్చు కానీ పోల్చదగిన ఖర్చు అని చెబుతాను మీకు తక్కువ ఖర్చు వ్యవస్థలు లభిస్తాయని నేను అనుకోను భద్రత గురించి నేను మీకు చాలాసార్లు ప్రస్తావించాను IoT యొక్క విజయం చాలా సార్లు భద్రత అది బహుముఖ మరియు దృఢమైనది అని తెలుసు నేను ఈ 2 తక్కువ ఇస్తాను మరియు ఇది చాలా ఎక్కువ లోరా చేత డేటాను గుప్తీకరించడం సరిపోదు అది సమస్య కాబట్టి ఈ 164 డిబి లింక్ బడ్జెట్ నుండి వచ్చింది ఇది లింక్ బడ్జెట్ లెక్కింపు మరియు ఇక్కడ లింక్ బడ్జెట్ 164 dB ఇది NB IoT విషయంలో ఈ అంశంపై కొంచెం ఎక్కువ సమయం గడపడం చాలా తక్కువ SNR 7 4 dB కన్నా ఎక్కువ ఉంటే మీరు సెకనుకు 235 కిలోబిట్ల డౌన్లింక్ డేటా రేటును పొందుతారు SNR మైనస్ 2 6 dB కి డౌన్ అయితే మీకు సెకనుకు 34 కిలోబిట్లు లభిస్తాయి మరియు మీ SNR మైనస్ 12 6 dB కి తగ్గితే మీకు సెకనుకు 3 కిలోబిట్లు లభిస్తాయి తీవ్ర కవరేజ్ అంటే సెల్ ఫోన్ టవర్ ఇక్కడ ఉంది మరియు ఇక్కడ మేము మాట్లాడుతున్నది ఇక్కడ మీరు చాలా తక్కువ డేటా రేట్లను పొందుతారు కానీ రిసీవర్ మోడెమ్ NB IoT మోడెమ్ చూసినట్లుగా మీరు మీ SNR కి దగ్గరగా ఉన్నందున ఎక్కువగా ఉంది మరియు మీరు చాలా ఎక్కువ డేటా రేట్లను పొందుతారు ఇది నేను కలిగి ఉన్న సంఖ్యలు కాదు మీరు 3GPP చేత చేయబడిన NB IoT మూల్యాంకనాల సారాంశాన్ని చూడాలి మరియు ఆ పత్రం అందుబాటులో ఉంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు 3GPP RAN రేడియో యాక్సెస్ నెట్వర్క్కు నవంబర్ 2015 యొక్క RAN 1 హాష్ 83 చూడమని నేను సూచించాను కాబట్టి మీరు చూడటానికి ఇది ఒక ముఖ్యమైన పత్రం ఈ విధి చక్రం నిజంగా ఒక సమస్య ఎందుకు మీరు ఈ విషయం చెప్పండి చెత్త డబ్బా చెత్తను పర్యవేక్షించి డేటా లో కొంత భాగాన్ని పంపుతుంది ఇది ఎన్ని బైట్లు అవుతుంది మీరు 10 మరియు 12 బైట్ల మధ్య ఎక్కడైనా తీసుకోవచ్చు 10 లేదా 12 బైట్లు చెప్పండి 10 నుండి 12 బైట్లు సరేనా మరియు మీరు సిగ్ఫాక్స్ టెక్నాలజీని తీసుకుంటే ఈ సందేశాన్ని ప్రసారం చేయడానికి 6 సెకన్లు పడుతుంది మీరు ఒక శాతం డ్యూటీ సైకిల్ను పరిగణనలోకి తీసుకుంటే సిగ్ఫాక్స్ పరికరం వాస్తవానికి 100 పంపగలదు మరియు ప్రతి ఒక్కటి ఇక్కడ ఒక సందేశం ఇది 24 గంటలకు 144 సందేశాలను పంపగలదు మీరు ఇప్పుడు పంపిన రోజువారీ డేటా గరిష్ట రేటు గరిష్ట డేటా ఏమిటో తిరిగి లెక్కించినట్లయితే అది 1 6 కిలోబైట్లు ఇది అస్సలు సమస్య కాకపోవచ్చు మీ చెత్త వేగంగా పొంగిపొర్లుతుంటే పొంగిపొర్లుట సమస్య కాదు వేగంగా పొంగిపొర్లుట సమస్య కాదు కానీ ముఖ్యంగా పండుగలలో ఈ డబ్బాలు చాలా వేగంగా పొంగిపొర్లుతూ ఉంటే చెత్త చాలా ఉత్పత్తి అవుతుంది ఇది పువ్వుల నుండి చెత్త కావచ్చు దీనిని పవిత్రమైన చెత్త అని చెప్తాము ఆ చెత్త చాలా ఉంది అప్పుడు మీ ఈ సందేశాలు ఈ డేటాను ప్రారంభిస్తాయి ఈ డేటా చాలా ఎక్కువ వేగంతో బయటకు వెళ్ళాలి అది సరైన సమస్య ఇది సాధారణ ప్రయోజనం కోసం సమస్య కాకపోవచ్చు కానీ అది ఒక సమస్య అందువల్ల మోడెములు మరింత తరచుగా ఆన్ అవుతాయి వారు తరచూ మారినప్పుడు జోక్యం చేసుకోవాలి జోక్యం ఉన్నప్పుడు మీరు డేటా కోల్పోయే అవకాశం ఉంది మీరు డేటాను కోల్పోయినందున మీరు ఏమి చేస్తారు తిరిగి ప్రసారం చేయండి మీరు తిరిగి ప్రసారం చేస్తే మీ బ్యాటరీ తగ్గిపోతుంది కాబట్టి మీరు ఒకదానికొకటి దారి తీయడం మీరు చూస్తారు మరియు అందువల్ల ఇది నిజంగా బాగా కొలవని విషయం కాబట్టి ఈ విధి చక్ర సమస్యను మనస్సులో ఉంచుకోవాలి అది ఒక ముఖ్యమైన విషయం కాబట్టి జీవితకాలం జీవితకాల లెక్కలు వాస్తవానికి ప్రతి మోడెమ్ ద్వారా పంపబడిన డేటా మొత్తం మీద ఆధారపడి ఉంటాయి మీరు 200 బైట్ల గురించి మాట్లాడుతుంటే కాబట్టి తప్పనిసరిగా మీరు నేను NB IoT గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను నిజంగా ఇతర సాంకేతిక పరిజ్ఞానాల గురించి మాట్లాడటం లేదు మీరు రోజుకు 200 బైట్లు చెప్తున్నారా మరియు మీరు ఎడ్జ్ నెట్వర్క్ నుండి మాట్లాడుతున్నట్లయితే అంటే మీ SNR నిజంగా తక్కువగా ఉంది మీరు సెల్ ఫోన్ టవర్కు చాలా దగ్గరగా ఉంటే మీకు 14 సంవత్సరాల జీవితకాలం ఉంటుంది చెత్త డబ్బా సెల్ ఫోన్ టవర్కు ఎడ్జ్ కన్నా దగ్గరగా ఉంటే ఇది మీకు 14 సంవత్సరాలు క్షమించండి ఇది మీకు సైద్ధాంతికంగా రోజుకు కనీసం 20 నుండి 200 బైట్లు మీకు 36 సంవత్సరాలు లభిస్తాయి మరియు ఇక్కడ మీరు 14 2 సంవత్సరాలు పొందుతారు ఇవి అంచనాలు వెనక్కి వెళ్లి 3GPP RAN 1 హాష్ 83 నవంబర్ 2015 డేటాషీట్ నుండి అంచనా వేసిన బ్యాటరీ జీవితాన్ని చూస్తాయి ఇది మీకు 3GPP RAN 1 హాష్ 83 ను అనుమతిస్తుంది ఇది బ్యాటరీ జీవితం గురించి కూడా మీకు తెలియజేస్తుంది ఇప్పుడు మీకు కావాలంటే NB IoT కొంత డౌన్లింక్ పనితీరును ఇస్తుంది సరేనా స్లైడ్ సమయం చూడండి 5315 మేము ఇది మీకు సెకనుకు 200 కిలోబిట్లను ఇస్తుంది మరియు మేము కొన్ని విషయాలను ప్రమాణాల నుండి చూపించాము మీరు అధిక డేటా రేటుకు కూడా వెళ్లాలని అనుకుందాం అప్పుడు మీరు LTE M ను అధిక డేటా రేట్ల కోసం పరిగణించవచ్చు ఇక్కడ ఈ LTE M ని LTE cat M 1 అని cat M1అని కూడా పిలుస్తారు LTE M దీని విస్తరణ నమూనాలలో ఇది తక్కువ సరళమైనది మరియు దీని కవరేజ్ అంత బలంగా లేదు కానీ ఇది మీకు 5X డౌన్ లింక్ డేటా రేటును ఇస్తుంది మరియు ఇది ఉపయోగపడుతుంది కాబట్టి LTE M గురించి మీకు చెప్పడానికి నేను ఆ దశలో వదిలివేస్తాను ఇప్పుడు మీరు ఆ కీలక ప్రశ్న అడగవచ్చు స్మార్ట్ ఫోన్లు మీరు రోజుకు రెండుసార్లు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది అదే సెల్ ఫోన్ వ్యవస్థలను ఉపయోగించడం ద్వారా NB IoT మీకు ఈ మాయా 15 సంవత్సరాల జీవితకాలం ఇస్తుంది అది ఎలా సాధ్యమవుతుంది 15 సంవత్సరాలు ఇది చాలా ముఖ్యమైన అంశానికి మనలను తీసుకువస్తుంది సెల్ ఫోన్ నిర్మాణంలో సెల్ ఫోన్లో NB IoT కి మద్దతు ఇవ్వడానికి 2 అద్భుతమైన మార్పులు జరిగాయి మరియు ఈ 2 పవర్ సేవింగ్ ఫీచర్లను eDRX మరియు PSM అంటారు EDRX మరియు PSM ను అర్థం చేసుకుని కొంత సమయం గడపండి EDRX వాస్తవానికి విస్తరించిన నిరంతరాయమైన రిసెప్షన్ మరియు PSM కేవలం విద్యుత్ పొదుపు మోడ్ను సూచిస్తుంది కాబట్టి ఒక పరికరం నెట్వర్క్కు అనుసంధానించబడినప్పుడు నెట్వర్క్ క్రమానుగతంగా పేజింగ్ సందేశంగా పిలువబడే వాటిని పంపుతుంది పేజింగ్ సందేశాలు నెట్వర్క్ ద్వారా పంపబడతాయి ఇప్పుడు ఈ సందేశాలు ప్రతి కొన్ని సెకన్లకు జరుగుతాయి లేకపోతే నెట్వర్క్ వినియోగదారు ఎక్కడ ఉందో ట్రాక్ చేస్తుంది అధిక వేగంతో కూడా మీరు కారులో ఉన్నప్పుడు ప్రజలు మిమ్మల్ని సంప్రదించగలుగుతారు స్పష్టంగా పేజింగ్ సందేశం స్మార్ట్ ఫోన్తో ఒక నిర్దిష్ట వినియోగదారు వాస్తవానికి కూర్చున్న నెట్వర్క్కు తెలియజేస్తుంది ఇప్పుడు ఈ పేజింగ్ సందేశం శక్తిని వినియోగించే ఆపరేషన్ ఇది శక్తిని వినియోగించేది మరియు అందువల్ల ఇది బ్యాటరీ జీవితాన్ని దెబ్బతీస్తుంది ఇప్పుడు మీరు ఏమి చేస్తారు PSM విద్యుత్ పొదుపు మోడ్లో ఇది పరికరాలను గాఢ నిద్రలోకి తీసుకురావడానికి అనుమతిస్తుంది మరియు మీరు పరికరం కోసం గాఢ నిద్ర అని చెప్పినప్పుడు గాఢ నిద్ర డీప్ స్లీప్ కరెంటు ఏమిటి 4 మైక్రో ఆంపియర్లు మరియు సాధారణంగా డీప్ స్లీప్ లో మీరు 310 గంటలు నిద్రపోవడం గురించి మాట్లాడుతున్నారు అంటే ప్రామాణికం 310 గంటలు ఇది నిరంతరం నిద్రపోవచ్చు అప్పుడు ఇది మేల్కొలపండి అంటే మీరు ఇకపై ఈ పేజింగ్ సందేశాన్ని స్వీకరించడం లేదు మీరు 310 గంటలు ఉన్నంతవరకు నిరంతరం నిద్రపోతున్నారు మీరు నెట్వర్క్ను అప్డేట్ చేయడానికి మేల్కొంటారు మరియు మళ్ళీ నిద్రపోయే ముందు కొద్దిసేపు పేజీలు వింటుంది అదే విధంగా మీరు చేస్తూనే ఉండండి డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు పరికరం చేరుకోలేదు మీరు పరికరం చేరుకోవాలనుకుంటున్నారు నిద్రలో ఉండాలనుకుంటున్నారు కానీ పరికరం అందుబాటులో ఉండాలని మీరు కోరుకుంటున్నారు అప్పుడు మీరు దానిని eDRX పొడిగించిన నిరంతర రిసెప్షన్ మోడ్కు సెట్ చేయవచ్చు ఈ పేజింగ్ అప్పుడు మీరు నిజంగా ఈ పేజింగ్ విరామాన్ని పొడిగించవచ్చు కాబట్టి మీరు పేజింగ్ విరామం దాదాపు 3 గంటల వరకు పొడిగిస్తున్నారు సెకన్ల నుండి మీరు దానిని గంటలకు తరలించేలా చేస్తారు కాబట్టి 3 గంటల వరకు కాబట్టి ఒక విధంగా మీరు PSM మరియు eDRX ల కలయికను చేయవచ్చు మరియు జీవితకాలం సంతృప్తికరంగా ఉండే విధంగా పరికరాలను సర్దుబాటు చేయవచ్చు కాబట్టి మీరు చేయగలిగే చాలా ముఖ్యమైన అవసరం ఇది సెల్ ఫోన్ మౌలిక సదుపాయాల నుండి NB IoT కి భిన్నంగా కనిపించే ఇతర లక్షణాలు ఏమిటి స్మార్ట్ ఫోన్కు భిన్నంగా పరిమితులు చాలా రిలాక్స్డ్ గా ఉన్నాయి సడలించిన అడ్డంకుల లో సమయ ఆలస్యాన్ని కలిగిన చిప్ రూపకల్పన ఉంటుంది కాబట్టి మీరు చెప్పినప్పుడు టైమింగ్ ఆలస్యం సడలించవచ్చు కాబట్టి ఈ చిప్ డిజైన్ కు కఠినమైన అవసరాలు లేవు ఈ కారణంగా చిప్ చౌకగా మారుతుంది మరియు డిజైన్ కూడా ఎక్కువగా ప్రభావితమవుతుంది గడియార రేట్లు తక్కువగా ఉంటాయి మరియు మనకు బాగా తెలిసిన పరిమిత 200 కిలోహెర్ట్జ్ యొక్క మంచి ఉపయోగం ఖర్చు తగ్గుతుంది ఇప్పుడు ఆపరేటర్లకు సంబంధించినంతవరకు అంటే నెట్వర్క్ సెల్ ఫోన్ ఆపరేటర్లకు సంబంధించినవి చాలా ఉన్నాయి వాటిలో 3 డిప్లోయ్మెంట్ ఎంపికలు ఉన్నాయి కాబట్టి విషయం చాలా ఉంది కాబట్టి నెట్వర్క్ పరిసరాలకు అనుగుణంగా 3 విస్తరణ ఎంపికలు ఉన్నాయి అందువల్ల ఇది NB IoT ను చాలా సరళమైనదిగా చేస్తుంది ఇది మీకు చాలా సరళమైన వ్యవస్థను ఇస్తుంది ప్రాథమికంగా ఆ 180 కిలోహెర్ట్జ్ స్పెక్ట్రంలోకి సరిపోతుంది ప్రాథమికంగా LTE భౌతిక వనరుల బ్లాక్ గురించి మాట్లాడండి ఇది 180 కిలోహెర్ట్జ్ స్పెక్ట్రంకు సరిపోయేలా రూపొందించబడింది కాబట్టి ఇది దాదాపు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రామాణిక LTE PRS భౌతిక వనరుల బ్లాకులలో సరిపోతుంది కాబట్టి NB IoT ను గార్డు బ్యాండ్లో కూడా మోహరించవచ్చు కాబట్టి మీరు దీన్ని 180 కిలోహెర్ట్జ్ PRB LTE లో ఉంచవచ్చు లేదా మీరు దానిని గార్డ్ బ్యాండ్లో కూడా ఉంచవచ్చు LTE కేటాయింపు యొక్క అంచు వద్ద మీరు ప్రాథమికంగా దీని మధ్య అంతరం గురించి మాట్లాడవచ్చు జోక్యాన్ని నిరోధించడానికి రూపొందించబడిన ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల మధ్య అంతరం తప్ప మరొకటి కాదు జోక్యం NB IoT ని నిరోధించడానికి రూపొందించబడిన ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల మధ్య మీరు దీన్ని గార్డ్ బ్యాండ్లో ఉంచవచ్చు అది మరొక విషయం NB IoT ను స్వతంత్రంగా ఒకే GSM లో క్యారియర్ స్పెక్ట్రం వైపున స్వతంత్రంగా మోహరించవచ్చు కాబట్టి పూర్తి 4 జి రోల్ అవుట్ ప్లాన్లను కలిగి ఉన్న ప్రదేశాలలో RNT నిర్వచించబడినది లేదా ఎల్టిఇ స్పెక్ట్రం బ్యాండ్తో పాటు స్వతంత్రంగా ఉంటే మీరు అక్కడ NB IoT ని ఉంచవచ్చు కాబట్టి ఇది NB IoT యొక్క ప్రయోజనం మీరు మళ్ళీ చూస్తే సిగ్ఫాక్స్ మరియు లోరాకు సంబంధించి మేము అర్థం చేసుకోవాలి ఈ 2 టెక్నాలజీల ప్రపంచంలో మేము ఈ చక్కని పోలిక చేస్తున్నందున మీరు విరుద్ధంగా చూడండి మీరు ఈ సిగ్ఫాక్స్ మరియు లోరా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలనుకుంటే మీకు గేట్వేలు ముసుగులు రిపీటర్లు మరియు మొదలైనవి అవసరం నేను మీకు చెప్పినట్లుగా సిగ్ఫాక్స్ పూర్తిగా యాజమాన్య సాంకేతికత కాబట్టి మీరు సిగ్ఫాక్స్ క్లయింట్ పరికరం హార్డ్వేర్ గురించి మాట్లాడేటప్పుడు నెట్వర్క్ ఆపరేటర్లు సిగ్ఫాక్స్ నెట్వర్క్లను అమలు చేస్తారు అన్ని డేటా సిగ్ఫాక్స్ క్లౌడ్ ద్వారా కదులుతుంది ప్రతిదీ సిగ్ఫాక్స్ క్లౌడ్కు మాత్రమే వెళుతుంది మరియు మీరు దీన్ని యాజమాన్య API ల ద్వారా యాక్సెస్ చేస్తారు కాబట్టి డేటాను ప్రాప్యత చేయడానికి మీరు వారి స్వంత API లను ఉపయోగించాలి లోరా తిరిగి లోరా కూటమి చేత వచ్చింది ఇది వాస్తవానికి ఐబిఎమ్ చేత అభివృద్ధి చేయబడింది ఇది ఓపెన్ సోర్స్ కానీ అంతర్లీన రేడియో సాంకేతికత మళ్ళీ యాజమాన్యంగా ఉంది రేడియో యాజమాన్యంగా ఉండడం ఇబ్బందే లోరా రేడియో యాజమాన్యం కాబట్టి NB IoT కి బాగా మద్దతు ఉంది NB IoT కి బాగా మద్దతు ఉంది మరియు ఇది మరింత విజయవంతం కాగలదని తెలుస్తుంది ఇది తక్కువ శక్తి వైడ్ ఏరియా కవరేజీకి పరిష్కారంగా ఉంటుంది సెల్యులార్ టెక్నాలజీ పర్యావరణ వ్యవస్థల్లో కలిసిపోవటం కూడా సులభం ఎందుకంటే అది పోయింది కాబట్టి ఇది ప్రస్తుత సెల్ టెక్నాలజీలోకి సమయం 6821 చూడండి NB IoT బహుశా సంకల్పం అనిపిస్తుంది బహుశా పెద్ద విజయం కావచ్చు లోరా ట్రాఫిక్ నిర్వహణ పరిమితం ఉదాహరణకు మీరు అధిక ట్రాఫిక్ లోడ్ కింద 60 శాతం ప్యాకెట్ నష్టాన్ని కలిగి ఉంటారు అటువంటి నెట్వర్క్లు ఎప్పుడు చాలా డేటాతో లోడ్ అవుతాయో మీకు తెలియని సమస్య కాబట్టి మీరు నిజంగా భరోసా ప్యాకెట్ డెలివరీ పొందాలనుకున్న సమయం ఒక సమస్యగా మారుతుంది మరియు ఇది బ్యాటరీ జీవితంపై భంగం కలిగిస్తుంది ఇప్పుడు చివరకు భద్రతా విషయాల గురించి చూద్దాం NB IoT వారసత్వం అనేది ప్రతిదీ LTE ప్రామాణీకరణ నుండి అని మీకు చెప్పినట్లయితే మరియు NB IoT చేత చేయబడినది LTE నుండే పొందుతుంది IoT దానిని అక్కడి నుండే పొందుతుంది ఉదాహరణకు పరస్పర ప్రామాణీకరణ పరస్పర ప్రామాణీకరణకు బాగా మద్దతు ఉంది కాబట్టి మీరు NB IoT గురించి తెలుసుకోవలసినది క్లుప్తంగా ఉంది లోరా కోసం మరికొంత సమయం గడపండి కాబట్టి లోరా సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రదర్శనను చేద్దాం కాని మేము లోరాలోకి ప్రవేశించే ముందు లోరా యొక్క అవలోకనాన్ని మీకు తెలియజేస్తాను తద్వారా మీరు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు సాంకేతిక పరిజ్ఞానం యొక్క పరిపక్వతను అభినందిస్తారు వాస్తవానికి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నారు నేను ఇక్కడ వ్రాసినదానినీ ని మీకు సూచించాను మీకు 3 రకాల పరికరాలను అందిస్తుందని లోరా మీకు తెలియజేస్తుంది ఒక తరగతి ఉంది బ్యాటరీతో నడిచే అనువర్తనాల కోసం బ్యాటరీతో నడిచే ఒక రకమైన పరికరం కమ్యూనికేషన్ ద్వి దిశాత్మకమైనది మీరు యూని క్యాస్ట్ కమ్యూనికేషన్ చిన్న పేలోడ్లు సాధారణంగా ఎక్కువ వ్యవధిలో మరియు అన్ని కమ్యూనికేషన్లను n పరికరాల ద్వారా ప్రారంభించవచ్చు క్లాస్ ఎ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ చిత్రం మీకు సహాయం చేస్తుంది ఈ TX బ్లాక్ చూడండి తరగతి A లో మీకు RX 1 మరియు RX 2 ఉన్నాయి పరికరం ద్వారా ప్రసారం చేయబడి పరికరం ద్వారా ప్రసారం జరుగుతుంది మరియు 2 విరామాలలో చాలా తక్కువ వ్యవధిలో ఒక చిన్న విరామం ఒక చిన్న మరియు కొంచెం పొడవైన విరామం అని మీకు 2 రిసెప్షన్ మోడ్లు ఉన్నాయి దీనిని RX 1 మరియు RX 2 అని పిలుస్తారు ఆ తర్వాత పరికరం తిరిగి నిద్రలోకి వెళుతుంది కాబట్టి క్లాస్ ఎ బ్యాటరీతో నడిచే అనువర్తనాల కోసం మరియు చాలా చాలా శక్తి సామర్థ్య అనువర్తనాల కోసం ఇది ఎక్కువ వ్యవధిలో లేనందున మీరు ఈ భాగం రెండుసార్లు మాత్రమే చూడవచ్చు ఇప్పుడు మీకు క్లాస్ బి ఉంది క్లాస్ బి లోరా మోడెమ్ తక్కువ జాప్యం అనువర్తనాల కోసం మరియు తప్పనిసరిగా నేను ఇక్కడ క్లాస్ బి ని అణిచివేసాను ఇక్కడ మీరు ఈ చిత్రానికి విరుద్ధంగా చూడవచ్చు ఇది ట్రాన్స్మిట్ ఒక RX 1 ఉందని మళ్ళీ RX 2 ఉందని చెప్పారు మరియు బెకన్ విరామం అని పిలువబడేది కూడా ఉంది మరియు ఒక బెకన్ ఉంది చూడండి సమయం 7212 కాబట్టి బెకన్ విరామానికి ఒక బెకన్ ఉంది మరియు ఇది మళ్ళీ పునరావృతమవుతుంది కాబట్టి ఇక్కడ మీకు A తరగతిలో బెకన్ ఆధారిత వ్యవస్థ లేదు కానీ తరగతి B లో మీకు మధ్యలో బెకన్ ఉంది ఈ ప్రసారం 1 స్వీకరించండి 2 అందుకుంటుంది ఆపై ఆరోగ్యాన్ని పరీక్షించడానికి పింగ్ స్లాట్ కూడా ఉంది మోడెమ్ ఆన్ లో ఉందా ఆఫ్లో ఉందా లేదా అని చూడడానికి ఆపై బెకన్ తర్వాత బెకన్ తర్వాత మీరు ఈ ట్రాన్స్మిషన్ RX 1 RX 2 జరుగుతుంది ఇది తక్కువ జాప్యం అనువర్తనాల కోసం ఇది నిజమైన సమయానికి దగ్గరగా ఉండాలి అప్పుడు మీరు క్లాస్ సి కూడా కలిగి ఉండవచ్చు నేను ఇక్కడ చిత్రాన్ని చూపించలేదు కాని ప్రసారం అయిన వెంటనే ఆర్ఎక్స్ 1 ఇక్కడ నేరుగా వస్తుంది కాబట్టి ఈ ఆలస్యం RX 1 ఆలస్యం మరియు RX 2 ఆలస్యం వాస్తవానికి 0 కి దగ్గరగా ఉన్నాయని స్పష్టమైన సూచిక ఇది ప్రసారం చేయడానికి మరియు వెంటనే తిరిగి వినడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది కాబట్టి అది అందుబాటులో ఉన్న వివిధ రకాల మోడెములు లోరా మోడెములు ఇప్పుడు లోరా అనువర్తనాలు చాలా విస్తృతంగా చర్చించాము మీరు ఆటోమేటెడ్ మీటర్ రీడింగ్ హోమ్ ఆటోమేషన్ బిల్డింగ్ ఆటోమేషన్ అలారం సిస్టమ్స్ విస్తృతంగా మెషిన్ టు మెషిన్ మరియు ఇతర ఐయోటి అనువర్తనాల కోసం ఉపయోగించవచ్చు లోరా రెఫర్ టైమ్ 7421 చిర్ప్ స్పెక్ట్రం మాడ్యులేషన్ ని ఉపయోగిస్తుంది మరియు ఈ స్ప్రెడ్ స్పెక్ట్రం మాడ్యులేషన్ కారణంగా అధిక ప్రాసెసింగ్ లాభం కారణంగా రిసీవర్ సున్నితత్వంలో గణనీయమైన పెరుగుదల ఉంది మరియు ఈ స్పెక్ట్రం టెక్నిక్ కారణంగా ఇది ఏ విధమైన ఫ్రీక్వెన్సీ మిస్ ఎలైన్మెంట్లకు సహనంతో ఉంటుంది లోరాకు ఫార్వర్డ్ ఎర్రర్ కరెక్షన్ కూడా ఉంది బిట్స్ రికవరీ కోసం మీరు కోడింగ్ రేట్ 4 ను 5 ద్వారా సెట్ చేయవచ్చు మరియు అనేక ఇతర కోడింగ్ రేట్లు వాస్తవానికి సాధ్యమే ఇప్పుడు మేము మీకు కావలసిన ఒక నిర్దిష్ట మోడెమ్ను చూద్దాం వాస్తవానికి డేటాషీట్ను చూడవచ్చు దీనిని RN2483 అని పిలుస్తారు ఇది మైక్రోచిప్ నుండి 2 1 వోల్ట్ నుండి 3 6 వోల్ట్ల వరకు పనిచేస్తుంది ఇది మాడ్యులేషన్ను బట్టి వివిధ డేటా రేట్లకు మద్దతు ఇస్తుంది 300 కిలోబిట్ల కోసం ఇది ఎఫ్ఎఫ్కె మాడ్యులేషన్కు మద్దతు ఇస్తుంది ఇది సెకనుకు 300 కిలోబిట్లకు మద్దతు ఇస్తుంది మరియు లోరా మాడ్యులేషన్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది నేను ఇంతకు ముందు మీకు వివరించాను స్వీకర్త సున్నితత్వం మైనస్ 46 dBm వలె మంచిది ఇది సబర్బన్ అయితే మీకు 15 కిలోమీటర్ల కవరేజ్ వస్తుందని తయారీదారులు పేర్కొన్నారు ఇది పట్టణ వాతావరణం అయితే మీకు 5 కిలోమీటర్ల కవరేజ్ లభిస్తుంది మరియు ఫ్రీక్వెన్సీని 863 మెగాహెర్ట్జ్ నుండి 870 మెగాహెర్ట్జ్ వరకు ఎక్కడైనా సెట్ చేయవచ్చు ఇది మీకు ప్లస్ 14 డిబిఎమ్ గరిష్ట ప్రసార శక్తిని ఇస్తుంది 40 మిల్లీ ఆంపియర్లు విద్యుత్తును వినియోగిస్తాయి అంటే మీరు 2 1 వోల్ట్ వద్ద పనిచేస్తుంటే మీరు 80 మిల్లీ వాట్ల శక్తి ప్రసార శక్తి గురించి కొంచెం మాట్లాడుతున్నారు మరియు ఇది రిసెప్షన్ మోడ్లో 14 2 మిలీ ఆంపియర్లను ఉపయోగిస్తుంది కాబట్టి ఈ చిప్ వాస్తవానికి అదే చేస్తుంది ఇప్పుడు మీరు ఈ ప్రత్యేకమైన మోడెమ్తో ఉపయోగించగల ఎంపికలు ఏమిటి well మీరు వ్యాప్తి కారకాన్ని మార్చవచ్చు మీరు దీన్ని 12 కి మార్చవచ్చు మీరు దానిని 10 8 మొదలైనది గా మార్చవచ్చు వ్యాప్తి కారకంలో ప్రతి మార్పుకు సున్నితత్వం అభివృద్ధి చెందుతుంది 12 యొక్క వ్యాప్తి కారకం కోసం మీరు మైనస్ 134 యొక్క సున్నితత్వాన్ని పొందుతారు మరియు 8 యొక్క వ్యాప్తి కారకం కోసం మీరు మైనస్ 124 dBm పొందుతారు కాబట్టి ఇది ఇప్పటికే అద్భుతమైనది ఎందుకంటే లోరా టెక్నాలజీ స్ప్రెడ్ స్పెక్ట్రం లోరా మోడెమ్ టెక్నాలజీని ముఖ్యంగా లోరా LORA మాడ్యులేషన్ టెక్నిక్ స్ప్రెడ్ స్పెక్ట్రం చేయడానికి మీకు అనుమతిస్తుంది సిస్టమ్ యొక్క ప్రాసెసింగ్ gain ను మెరుగుపరుస్తుంది మరియు మీకు మంచి సున్నితత్వాన్ని అందిస్తుంది బ్యాండ్విడ్త్ కూడా స్థిరపడుతుంది మీరు దీన్ని 500 కిలోహెర్ట్జ్కు కూడా సెట్ చేయవచ్చు కోడింగ్ రేటును సెట్ చేయవచ్చు పేలోడ్ పొడవును సెట్ చేయవచ్చు సెంటర్ ఫ్రీక్వెన్సీని సెట్ చేయవచ్చు మరియు ప్రసార శక్తిని కూడా సెట్ చేయవచ్చు కాబట్టి ఇవన్నీ సెట్ చేయవచ్చు మీరు నిజంగా మంచి సాధనాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు ఈ సాధనంతో ప్లే చేయవచ్చు మైక్రోచిప్ వెబ్సైట్ నుండి లేదా లోరా అలయన్స్ వెబ్సైట్ నుండి మీరు నిజంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు నిజంగా ఈ సాధనాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రయత్నించవచ్చు మరియు పారామితులలో కొన్ని మార్పులను ప్రయత్నించండి సాంకేతికత ఏమి చేస్తుందో మీకు తెలుసుకోవటానికి డెమో ప్లాన్కు సంబంధించినంతవరకు మాధురి మరియు అనుజా ఇక్కడ ఉన్నారు మేము మీకు చూపించేది డివైస్ 1 క్లాస్ ఎ డివైస్ 2 కూడా క్లాస్ ఎ మేము ట్రాన్స్మిషన్ చేస్తాము మరియు మేము మీకు రిసెప్షన్ చూపిస్తాము మరియు మీకు ఇవ్వడానికి అసలు హార్డ్వేర్ ఎలా ఉందో కార్డ్ ఎంత పెద్దదిగా ఉంటుందో అనే ఆలోచన కోసం చాలా సులభమైన డెమో చూద్దాం మరియు వాస్తవానికి ఈ పారామితులన్నీ కూడా ఆ ప్రక్రియలో సవరించబడతాయి నన్ను ఇప్పుడు విషయాలను కొద్దిగా మార్చనివ్వండి మరియు తక్కువ శక్తి వైడ్ ఏరియా నెట్వర్క్ ప్రోటోకాల్లకు తిరిగి వెళ్దాం మేము LORA NB IoT గురించి చర్చించాము మాకు ఆసక్తి ఉన్న 2 డేటాషీట్లు మీకు సూచిస్తాను ఒకటి యు బ్లాక్స్ అనే సంస్థ నుండి ఇది మీరు సారాను చూడవచ్చు sara n 2 నెమ్మదిగా మార్కెట్లో కనిపించడం ప్రారంభించిన మాడ్యూళ్ల శ్రేణి మరియు ఇవి తప్పనిసరిగా NB IoT మాడ్యూల్స్ అని వారు ఆశిస్తున్నారు పేలవమైన ప్రచార పరిస్థితులలో మీరు తిరిగి పొందగలిగే చోట మీకు మంచి ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నట్లు అనిపిస్తుంది స్మార్ట్ బాటమ్ మానిటరింగ్ మీటరింగ్ స్మార్ట్ గ్యాస్ మీటరింగ్ ఆపై స్మార్ట్ సెన్సార్ అప్లికేషన్స్ మొదలైనవి విలువైన అనువర్తనాలు ఉన్నాయని ఇది పేర్కొంది ముఖ్యంగా ఇది ఎల్టిఇ క్యాట్ ఎన్బి 1 సింగిల్ టోన్ అప్లింక్ను అనుసరిస్తుంది డౌన్లింక్లో సెకనుకు 27 2 కిలోబిట్లు అప్లింక్లో సెకనుకు 62 5 కిలోబిట్లు ఇస్తుంది ఇది 3GPP విడుదల 13 కు కట్టుబడి ఉంటుంది IPV4 మరియు IPV6 లకు మద్దతు ఇస్తుంది మరియు 3G 4G అనువర్తనాల కోసం సెల్యులార్ ప్రపంచంలో ఈ 2 ముఖ్యమైన జోక్యాలకు ఇది మద్దతు ఇస్తుంది ముఖ్యంగా 4G LTE అనువర్తనాలు మీరు నిరంతర రిసెప్షన్ మరియు లోతైన నిద్ర అవసరాల గురించి మాట్లాడే చోటు ఇదే మిమ్మల్ని 10 సంవత్సరాల పైబడి జీవితకాలానికి దారి తీస్తుంది మరియు వారు మాడ్యూల్ లోపల ఎంబెడెడ్ UDP స్టాక్ను కలిగి ఉన్నారని కూడా పేర్కొన్నారు 10 ప్లస్ సంవత్సరాల జీవితకాలం మీకు తెలియాలంటే నేను మీకు ప్రస్తావించిన చాలా ఆసక్తికరమైన లోతైన నిద్ర ప్రవాహాన్ని వారు మీకు చూపించే కొన్ని సంఖ్యలకు నేను మిమ్మల్ని సూచిస్తాను 4 మైక్రోఅంపేర్ రకమైన కన్నా తక్కువ కరెంటు ఉండాలి ఈ మాడ్యూల్ 3 మైక్రోఅంపీర్స్ claim చేస్తుంది యాక్టివ్ మోడ్ 6 mAఅని పేర్కొంది కానీ రేడియో బాగా వచ్చినప్పుడు అది 200 మరియు 20 mA వద్ద పంపుతుంది కాని డేటా రేటు చాలా ఎక్కువ కాబట్టి ట్రాన్స్మిషన్ మోడ్లో మిగిలి ఉన్న సమయం ఏ ఇతర సాంకేతిక పరిజ్ఞానంతోనూ సరిపోలలేదు మరియు ఇది భయానక సంఖ్య కాదు అధిక డేటా రేటు కారణంగా ప్రసార సమయం బాగా తగ్గుతుంది మరియు రిసెప్షన్ 46 mA తీసుకుంటుంది ఇది కూడా సహేతుకమైనది తక్కువ శక్తి విస్తృత ప్రాంతానికి మొత్తంమీద చాలా మంచి సాంకేతికత లోరా గురించి మనం గుర్తుంచుకోవలసినది చాలా ముఖ్యమైనది ఐరోపాలోని లోరా 868 మెగాహెర్ట్జ్లో పనిచేస్తుంది యుఎస్ మరియు ఉత్తర అమెరికాలో 916 మెగాహెర్ట్జ్ ఇది యూరప్ కాబట్టి దయచేసి లోరా మోడెమ్ల కోసం మీరు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో బట్టి మీ నిర్దిష్ట దేశం మరియు ప్రాంతంపై మీకు ఆసక్తి ఉన్న మోడెమ్లను ఎంచుకోండి మరియు లోరాను ఉపయోగించి LPWAN వాడకానికి అవసరమైన నిబంధనలను చూడండి లోరా గురించి ముఖ్యమైనది ఏమిటంటే ఇది ఎఫ్ఎమ్ చిర్ప్ మాడ్యులేషన్ అని పిలువబడే వాటిని ఉపయోగిస్తుంది కాబట్టి మరియు ఇది నిజంగా స్ప్రెడ్ స్పెక్ట్రం కానీ ప్రత్యక్ష స్ప్రెడ్ స్పెక్ట్రం కాదు మరో మాటలో చెప్పాలంటే అది వాడేది ఒక మాడ్యులేటెడ్ కెరీర్ ఇది డైరెక్ట్ స్పెక్ట్రం వలె కాకుండా అన్ మాడ్యులేటెడ్ కెరీర్ను ఉపయోగిస్తుంది ఇది n మాడ్యులేటెడ్ కెరీర్ FM చిర్పింగ్ను ఉపయోగిస్తే కెరీర్ను మాడ్యులేట్ చేస్తుంది కాబట్టి అది శక్తిని వ్యాప్తి చేయగలదు తద్వారా ఇది వైట్ బ్యాండ్ అంతటా విస్తృత బ్యాండ్ శక్తిని వ్యాప్తి చేస్తుంది ప్రత్యక్ష స్ప్రెడ్ స్పెక్ట్రంకు కూడా ఈ భాగం ఒకే విధంగా ఉంటుంది తప్ప తేడా ఏమిటంటే ఇది అన్ మాడ్యులేటెడ్ కెరీర్ వైట్ బ్యాండ్ ఉపయోగించి జరుగుతుంది కాబట్టి ఇది మరొక ముఖ్యమైన లక్షణం కాబట్టి ఈ మైక్రోచిప్ మాడ్యూల్స్ మైక్రోచిప్ RN2483 మాడ్యూళ్ళను ఉపయోగించి మేము చాలా చిన్న డెమో ద్వారా నడుపుతాము మరియు ఈ మోడెమ్లతో ఒకరు చేయగలిగే సెట్టింగులు ఏమిటో మీకు చూపిస్తాము కాబట్టి ఆ వీడియో ద్వారా నడుపుదాం మరియు అక్కడ నుండి ముందుకు వెళ్దాం కాబట్టి ఇక్కడ ఎడమ వైపున మీరు చూసేది వాస్తవానికి ట్రాన్స్మిటర్ మరియు కుడి వైపున మీరు చూసేది రిసీవర్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసే కుడి వైపు స్క్రీన్ ట్రాన్స్మిట్ స్క్రీన్ మరియు ఎడమ వైపున మీరు చూసేది రిసీవర్ స్క్రీన్ కాబట్టి చూద్దాం మిస్ మాధురి ప్రయత్నిస్తున్న విభిన్న సెట్టింగులు ఏమిటి ఫ్రీక్వెన్సీ సెట్ చేయబడుతుందని మీరు చూడగలిగేటప్పుడు ఆమె రేడియో ఫ్రీక్వెన్సీని సెట్ చేస్తోంది వాస్తవానికి ఆమె పొందడానికి పరామితిని ఉపయోగిస్తుందని మీరు చూస్తారు కాబట్టి ముఖ్యంగా ఆమె ఇప్పటికే సెట్ చేసిన వాటిని చదువుతోంది కాబట్టి ఆమె ఈ విలువను తిరిగి పొందుతుంది ఇప్పుడు ఆమె స్ప్రెడ్ ఫ్యాక్టర్కు సంబంధించిన పరామితిని మారుస్తోంది అందువల్ల ఆమె స్ప్రెడ్ ఫ్యాక్టర్ నుండి బయటపడండి అని మీరు చూడవచ్చు మరియు అది ఎంచుకున్న స్ప్రెడ్ కారకం 12 అని ప్రదర్శిస్తుంది రేడియో శక్తిని పొందండి అని ఆమె చెప్పింది అది ప్లస్ 1 డిబిఎమ్ వద్ద ఉందని చెప్పారు కాబట్టి ఆమె దీన్ని 14 dBm గా మార్చాలని నిర్ణయించుకుంది మరియు ఆమె ఈ పదాన్ని ఉపయోగించింది ఆపై ఆమె దాన్ని తిరిగి చదువుతుంది మరియు అది నిజంగా 14 dBm ప్లస్ 14 dB m చదివినట్లు ప్రతిధ్వనిస్తుంది ఇప్పుడు ఆమె కెరీర్ చూస్తుంది క్షమించండి వృత్తాకార పునరావృత తనిఖీ అది ఆన్ లేదా ఆఫ్లో ఉందో చూస్తుంది ఉపోద్ఘాతం పొడవు కూడా ఆమె పొందడానికి ప్రయత్నిస్తోంది ఇది 8 ఆపై ఆమె కోడింగ్ రేటును సరిగ్గా మారుస్తోంది ఇక్కడ ఇది 4 బై 5 కోడింగ్ రేటును ఉపయోగిస్తుంది ఇది వాచ్డాగ్ టైమర్ ఇది ఒక సంఖ్యకు సెట్ చేయబడింది ఆమెకు కుడి వైపున ఉన్న స్క్రీన్ మరియు ఎడమ వైపున ఉన్న స్క్రీన్ మధ్య వెళ్ళడానికి చాలా సమయం అవసరం కాబట్టి ఆమె ఈసారి తొంభై వేల మిల్లీసెకన్లకు పెంచుతుంది కాబట్టి ఆ మిల్లీసెకన్ల సమయం సెట్ చేయబడింది మరియు తొంభై వేల మిల్లీసెకన్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూడటానికి ఆమె దాన్ని తిరిగి చదువుతుంది ఇప్పుడు ఆమె అన్నింటికీ ఎడమ వైపు రిసీవర్ సెట్ చేయబడింది కానీ మళ్ళీ మీరు వాచ్ డాగ్ టైమర్ విలువను సహేతుకమైనదిగా సెట్ చేయవచ్చు కాబట్టి అది మనకు ప్రదర్శించదగినది కాబట్టి కొన్ని సంఖ్యలకు 80 వేల మిల్లీసెకన్లకు సెట్ చేయాలని ఆమె అన్నారు మరియు ఆమె దీన్ని తప్పనిసరిగా రిసెప్షన్ మోడ్లో ఉంచాలి కాని మీరు ట్రాన్స్మిట్ మోడ్ను కూడా కాన్ఫిగర్ చేయగలరా అని నేను అనుకుంటున్నాను మీరు చేయగలరు కాబట్టి రిసీవర్ వైపున ఉన్న ప్రసారాన్ని ఆమె ప్రయత్నించి కాన్ఫిగర్ చేస్తుంది కాబట్టి వాచ్ డాగ్ టైమర్ పూర్తయింది రేడియో గెట్ వాచ్ డాగ్ టైమర్ ఆమె శక్తిని ప్లస్ 14 dBm కు సెట్ చేసిన వెంటనే అతను దానిని తిరిగి చదువుతాడు ఆమె రిసెప్షన్ మోడ్లో ఉన్నందున ఇది నిజంగా అవసరం లేదు కానీ ఆమె ప్రస్తుత ట్రాన్స్రిసీవర్ నుండి ట్రాన్స్మిటర్కు ఏదైనా తీసివేస్తుంటే ఆమె ప్రసార శక్తిని సెట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఆమె రిసీవర్ను సెట్ చేసింది ఆమె మోడెమ్ను రిసెప్షన్ మోడ్కు సెట్ చేసింది మరియు ఏదో ప్రసారం చేయడానికి ఆమె అంతా సిద్ధంగా ఉంది మరియు ఆమె రిసీవర్ వైపుకు వచ్చే 5 6 4 6 7 8 9 ను ప్రసారం చేసిందని మీరు చూడవచ్చు కాబట్టి రిసీవర్ వైపు తిరిగి కనిపిస్తుందో లేదో చూడటానికి ఆమె చాలా పొడవైన స్ట్రింగ్ పంపడానికి కూడా ప్రయత్నించవచ్చు మరియు అది వస్తుంది